కాబట్టి ఈ రోజు క్లాస్ మీకు కంప్యుటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఫీల్డ్ యొక్క అవలోకనాన్ని అందిస్తుంది మరియు దాని చరిత్ర ఏమిటి ఈ ఫీల్డ్ ఎక్కడి నుండి వచ్చింది ఎంత పాతది ఎంత కొత్తది మరియు ఈ ఫీల్డ్ వర్తించబడే కొన్ని ప్రదేశాలను మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది మనం చర్చించేది ఈ ఫీల్డ్ ఎక్కడ నుండి వచ్చింది అనే గణిత చరిత్రతో మనం ప్రారంభిస్తాము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈక్వేషన్లు మాక్స్వెల్ ఈక్వేషన్లు అని అందరికీ తెలుసు కాబట్టి మ్యాక్స్వెల్ ఈక్వేషన్లను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి వీటిని మీరు వివిధ పద్ధతుల ద్వారా విన్నారు కాబట్టి సరైన పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి కాబట్టి వివిధ పద్ధతులు వర్తింపజేయబడే వివిధ రకాల భౌతిక విధానాలు ఏమిటో మనం కనుగొంటాము మీరు పైనేట్ ఎలిమెంట్ గురించి విన్నారు పరిమిత వ్యత్యాసం టైమ్ డొమైన్ పైనేట్ ఎలిమెంట్ ఎప్పుడు ఉపయోగించాలో మీరు చూశారు కాబట్టి ఇది చాలా సరళమైన భావనల నుండి వచ్చింది దాని గురించి వాటిని ఎలా పరిష్కరించాలని మనం మాట్లాడతాము చివరగా బహుశా మీరు ఈ ఉపన్యాసంలో ఎందుకు ఉన్నారు కంప్యూటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఎందుకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఉపన్యాసం చివరిలో మీకు కొన్ని సాధారణ అప్లికేషన్లను పేపర్లను కనీసం చదవగలగాలి లేదా ఈ ప్రాంతంలోని సాఫ్ట్వేర్ని చూసి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవాలి విద్యార్థులు వాణిజ్య సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తారని మనం చాలాసార్లు చూశాము కానీ వారు క్లిక్ చేస్తున్న ఆప్షన్లపై టిక్ బాక్స్ ఏమిటో దాని అర్థం ఏమిటి శారీరకంగా ఏమి జరుగుతుందో గణితశాస్త్రంలో ఏమి జరుగుతుందో వారికి తెలియదు అది భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది మీకు అనుకరణకు 1 రోజు లేదా 2 పట్టవచ్చు మరియు మీరు మీ ఎంపికలను సరిగ్గా ఎంచుకోకపోతే అమలు చేయడానికి 3 రోజులు పట్టవచ్చు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు మీ స్వంత వాణిజ్య సాఫ్ట్వేర్ లేదా మీ స్వంత సాఫ్ట్వేర్ని వ్రాయగలిగితే దీనిలో స్టార్టప్ కంపెనీలకు చాలా అవకాశాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇది స్పెక్ట్రం యొక్క మరొక ముగింపు అవుతుంది కాబట్టి కంప్యూటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క గణిత చరిత్రకు వస్తే భౌతిక సమస్యల పరిష్కారానికి గణితం చాలాకాలంగా ఉపయోగించబడుతుందని చెప్పడం అవసరం లేదు కానీ కనీసం ఇటీవలి ఆధునిక చరిత్రలో మీరు అందరూ విన్న కెప్లర్తో ప్రారంభించండి మరియు అతను ఒక విధమైన క్యాల్కులస్ని ఉపయోగించాడు కానీ గ్రహాలు ఎలా కదులుతున్నాయో అంచనా వేయడానికి గణితశాస్త్రం చాలా ప్రాథమికమైన గణితాన్ని ఉపయోగించింది కాబట్టి గ్రహాలు వృత్తాకార కక్ష్యలో కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలలో కదులుతున్నాయని అతను మనకు చెప్పాడు కాబట్టి మనమందరం ఈ కెప్లర్ లా Kepler's law పాఠశాలలోనే చదువుకున్నాము కాబట్టి దానికి ముందు మీకు క్యాల్కులస్ గురించి తెలుసు మీరు మరింత వివరణాత్మక పరిశీలనలు చేయడం ప్రారంభించారు మరియు ప్రతి పరిశీలన ఇప్పటికే ఉన్న సిద్ధాంతంతో సరిపోలడం లేదు కాబట్టి రాబోయే 100 సంవత్సరాలలో సుమారు 1600 లేదా 1700 లలో ఇది క్యాల్కులస్ యొక్క పుట్టుక కాబట్టి అది లీబ్నిజ్ మరియు న్యూటన్ సంయుక్తంగా కాబట్టి ఇది ప్రారంభ క్యాల్కులస్ మరియు ఎక్కువగా మెకానిక్స్ సమస్యలకు కాబట్టి మళ్లీ గ్రహాల కదలిక మరియు అటువంటి వస్తువులు ఈ చట్టాలన్నీ సూత్రీకరించడానికి దారితీసిన ప్రధాన ఆసక్తి కాబట్టి అక్కడే క్యాల్కులస్ వస్తుంది మరియు ఒకేసారి చాలా పని ఉంది చాలా మందికి ద్రవాలు ఎలా ప్రవహిస్తాయనే దానిపై ఆసక్తి ఉంది ఒక నదిలో లేదా పైపులో లేదా ప్లూయిడ్ ప్రవాహం ఎలా అర్థం చేసుకోబడుతుందో చెప్పండి కాబట్టి వారికి దాని కోసం డిఫరెన్షియల్ ఈక్వేషన్ల సిద్ధాంతం అవసరం కాబట్టి ప్లూయిడ్ ప్రవాహ సమస్యల కోసం మొదట డిఫరెన్షియల్ ఈక్వేషన్ల సిద్ధాంతం వచ్చింది మరియు ఈ ఈక్వేషన్లను నావియర్ స్టోక్స్ ఈక్వేషన్లు అని మీలో చాలామందికి తెలుసు ఇప్పుడు ఈ నేవియర్ స్టోక్స్ ఈక్వేషన్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవి నాన్ లీనియర్ మరియు వాటికి విశ్లేషణాత్మక పరిష్కారాలు లేవు కాబట్టి అది 1900 ల నుండి దానికి దారితీస్తుందని మీరు ఊహించవచ్చు ఒక పద్ధతిలో క్లోజ్డ్ ఫారమ్ సొల్యూషన్ లేదని మీకు చెబితే దానికి విశ్లేషణాత్మక పరిష్కారం లేదు అప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు దానిని సంఖ్యాపరంగా సరిచేయాలి కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంఖ్యాపరంగా పరిష్కరించడానికి ప్రయత్నించిన మొదటి ప్రయత్నం ఇది ఈ రంగంలో వచ్చింది మరియు ఆ ఫీల్డ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లేదా CFD అని పిలువబడింది అది ఏరోస్పేస్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యయనంలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు మరియు ఆవశ్యకత ఆవిష్కరణకు తల్లి అని పాత సామెత లాగా ఉంటుంది కాబట్టి వాటికి విశ్లేషణాత్మక పరిష్కారం లేదు కాబట్టి వాటికి వేరే మార్గం లేదు కానీ మనం దానిని సంఖ్యాపరంగా ఎలా పరిష్కరిస్తామో తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ మనకు విశ్లేషణాత్మక పరిష్కారాలు తెలుసని వ్రాద్దాం ఆపై పరిస్థితి మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ సిద్ధాంతం కొంచెం మెరుగ్గా ఉంది కాబట్టి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈక్వేషన్లను పరిశీలిస్తాము అవి వాస్తవానికి సరళంగా ఉంటాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి స్క్వేర్ 99 శాతం కేసులకు లేదు కాబట్టి మనం ఈక్వేషన్ల సరళ వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వీటిని విశ్లేషణాత్మకంగా ఎలా పరిష్కరించాలో ఇప్పటికే చాలా మంచి సిద్ధాంతాలు వివరించబడ్డాయి కాబట్టి చాలా మంది వ్యక్తులు దీనిని ఏమి చేస్తారు చాలా సందర్భాలలో ఈ విశ్లేషణాత్మక పరిష్కారాలను ఉపయోగించుకుందాం మరియు తిరిగి పొందడానికి అవసరమైన అంచనాలను తయారు చేయండి అప్పుడు 1960 లలో కంప్యూటేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఫీల్డ్ ప్రారంభమైంది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రతిష్టాత్మకమైన కంప్యూటర్లను పొందుతున్నారు విశ్లేషణాత్మక పరిష్కారం లేని మరింత క్లిష్టమైన సమస్యలను ఇప్పుడు మనం పరిష్కరించాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు సంఖ్యాపరంగా దృఢంగా ఉండాల్సిన అవసరం వచ్చింది మరియు కంప్యూటర్లు కొంతవరకు ప్రాక్టికల్గా మారుతున్న టైమ్లోనే 1960 లొ మీరు చూడవచ్చు ఐదు అంతస్థుల భవనాన్ని కంప్యూటర్ ఆక్రమించడం కాదు ఇది చేయగలమని మీరు చూడవచ్చు ఇప్పటికీ వారు పంచ్ కార్డ్లతో పనులు చేయడానికి చాలా టైమ్ తీసుకుంటారు మరియు 2018 లో మన పనులు చాలా చారిత్రాత్మకంగా అనిపిస్తాయి అయితే 50 సంవత్సరాల క్రితం వారు ఈ పనులు చేయడం లేదు మరలా ఇది విశ్లేషణాత్మకంగా పరిష్కరించలేని సమస్యల కోసం ఎలక్ట్రోమాగ్నెటిక్స్లో విశ్లేషణాత్మకంగా పరిష్కరించగల సమస్యలు మీకు తెలిసినవి మీకు ఒక సిలిండర్ లేదా గోళం లేదా ఒక ప్లేన్ ఉన్నాయి దీనితో తరంగం ఎలా సంకర్షణ చెందుతుంది కాబట్టి మీరు విశ్లేషణాత్మక పరిష్కారాలను వ్రాసారు మీరు వాటిని చాలా బెస్సెల్ ఫంక్షన్లను చూసినప్పుడు అవి చాలా క్లిష్టంగా అనిపిస్తాయి మరియు ఇది మరియు అది మరియు మనం ఈ కోర్సును చాలా చూస్తాము కాబట్టి ఈ ఫీల్డ్ వచ్చి 60 ఏళ్లు దాటింది కనుక ఇది చాలా పాత ఫీల్డ్ అని మీరు చూడవచ్చు మీరు పేపర్లను చూస్తే ఆ మనస్తత్వం ఇప్పటికీ ఉంది విశ్లేషణాత్మక పరిష్కారాన్ని పొందుతాము కాబట్టిసుదీర్ఘ ఈక్వేషన్లు ఉన్నాయని మీరు కనుగొంటారు గత 20 30 సంవత్సరాలలో పేపర్లలో మీరు 20 30 సంవత్సరాలు అని చెప్పలేరు కనుక ఇది గుర్తుంచుకోవలసిన విషయం అప్పుడు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈక్వేషన్లకు వద్దాం కాబట్టి మాక్స్వెల్ ఈక్వేషన్ల కోసం మనం ఒక ప్రత్యేక సమీక్ష ఉపన్యాసాన్ని కలిగి ఉంటాము కానీ ఇది మళ్లీ చరిత్రలో భాగం కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్య యొక్క ఏ విద్యార్థి అయినా తెలుసుకోవలసినది మీకు తెలుసు కాబట్టి మనం ఇక్కడ ఏమి వ్రాసాము ఎలక్ట్రోమాగ్నెటిక్స్ యొక్క ఈ నాలుగు ఆధునిక ఈక్వేషన్లు కానీ కథ ఎల్లప్పుడూ ఈ విధంగా ఉండదు కాబట్టి మనం పురాతన చట్టాలు ప్రారంభించినప్పుడు వాస్తవానికి కూలంబ్ చట్టంCoulomb's law ద్వారా మనమందరం ఉన్నత పాఠశాలలో చదివాము మనకు ఫీల్డ్ చుట్టూ ఛార్జ్ q4πr2 ఉంది ఇది కూలంబ్ లా నుండి వచ్చింది ఇది 1785 మరియు ఆ టైమ్లో విద్యుత్ మరియు మ్యాగ్నిటిజమ్ ఇవి రెండు వేర్వేరు విషయాలు సరైనవిగా భావించబడ్డాయి డిస్ప్లేస్మెంట్ ప్రస్తుత పదం లేకుండా ఆంపియర్ వెంట వస్తుంది కాబట్టి ∇ X H మరియు J ఆంపియర్కు ఒక పదం ఉంది మరియు అది ఆంపియర్ సర్క్యూటల్ లా కాబట్టి 1823 కి తెలిసినది ఇదే అప్పుడు మీరు ముందుకు సాగండి గాస్ మ్యాగ్నిటిజమ్ అధ్యయనం చేయడం ప్రారంభించాడు కాబట్టి ఈ ∇ B0 ఈక్వేషన్ వచ్చింది మరియు ఫారడే చివరకు ఈ సమీకరణాన్ని కలిగి ఉంది ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిటిక్ ఫీల్డ్ కి సంబంధించినది కానీ ఆ టైమ్లో ఇవి కాదు ఈ ఈక్వేషన్లు కేవలం 4 ఈక్వేషన్లు మాత్రమే కాదు కానీ అవి వేరే ఫార్మాట్లో వ్రాయబడ్డాయి వాస్తవానికి 1864 లో వచ్చిన మాక్స్వెల్ ఈ ఈక్వేషన్లను చెప్పాడు వాటిలో అస్థిరత ఉంది మరియు ఆ అసమానత వాస్తవానికి మనం చూడగలిగేంత సరళమైనది మరియు హోంవర్క్ సమస్యగా ఈ ఇన్కన్సిటెంట్ను పరిష్కరించినప్పుడు అతను ఈ పదాన్ని జోడించినప్పుడు dDdt డిస్ప్లేస్మెంట్ తికమక పెట్టే సమస్య పరిష్కరించబడింది ఈ 4 ఈక్వేషన్లన్నీ స్థిరంగా మారతాయి మరియు విద్యుత్ మరియు మ్యాగ్నిటిజమ్ యొక్క ఇన్టిగ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఈ 4 ఈక్వేషన్లలో ఏదీ అతని పేరును కలిగి లేనప్పటికీ ఈ డిస్ప్లేస్మెంట్ ప్రస్తుత పదానికి అతని ఏకైక సహకారం కారణంగానే ఈనాటి ఈ ఈక్వేషన్లన్నింటిని మాక్స్వెల్ ఈక్వేషన్లు అంటారు మళ్లీ మాక్స్వెల్ టైమ్లో ఇవి 20 వేర్వేరు ఈక్వేషన్లు మాక్స్వెల్ ఇలా వ్రాయలేదు మాక్స్వెల్ వాటిని కొంతవరకు మీకు తెలిసిన విస్తృత రూపంలో వ్రాసాడు హెవీసైడ్ అనే ఈ శాస్త్రవేత్త చివరికి ఈ 20 ఈక్వేషన్లను 4 ఈక్వేషన్లుగా సంగ్రహించాడు ఇది మనం 1888 నుండి చదువుతున్నాము మరియు ఈ ఈక్వేషన్లు ఎందుకు విజయవంతమయ్యాయి ఎవరైనా అతడిని గుర్తుంచుకుంటారు ఇది కాంతిని వివరిస్తుంది ఇది 1900 ప్రారంభ భాగంలో జరిగిన ఒక ప్రధాన టెస్ట్ నుండి బయటపడింది విద్యార్థి సాపేక్షత సాపేక్షత కాబట్టి ఈ ఈక్వేషన్లు సాపేక్ష సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి అందుకే ఈ ఈక్వేషన్లు ఆ పరీక్షను కూడా తట్టుకుని అవి చాలా విజయవంతమయ్యాయి మీరు క్వాంటం మెకానిక్స్ కోసం కూడా ఉపయోగించే వెర్షన్లు ఉన్నాయి కాబట్టి క్వాంటం ఆప్టిక్స్ చాలా ఆసక్తికరమైన రంగం ఆ ఈక్వేషన్లు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాయి కానీ ఐడియా ఒకటే కాబట్టి మీరు ఈ 4 ఈక్వేషన్లను చూస్తే అవి సరళంగా ఉంటాయి E² లేదు అక్కడ E X H లేదు అక్కడే అన్నీ సరళ రూపంలో ఉంటాయి కాబట్టి ఈ ఈక్వేషన్లు సరళంగా ఉంటాయి మరియు అందుకే మీరు వాటిని ఎక్కువ భాగం విశ్లేషణాత్మకంగా పరిష్కరించగలిగారు ఈ పదాన్ని ఇక్కడ జోడిస్తే dDdt అనేది ఆప్టిక్స్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అని మీరు గ్రహించడానికి దారితీసింది ఇవి రెండు వేర్వేరు సిద్ధాంతాలు కాదు ఒకే సిద్ధాంతం కాబట్టి ఈ మొదటి రెండు ఈక్వేషన్లను మనం తీసుకున్నట్లయితే తర్వాత వాటిని మళ్లీ చేస్తాము మరియు మనం వాటిని ప్లేన్ వేవ్ లేదా తరంగ ఈక్వేషన్ల ఫలితాలను పరిష్కరిస్తాము మరియు సూర్యుడు నుండి కాంతి వేగం తో కాంతి ఎందుకు ప్రయాణించగలదో మరియు అలాంటి వాటి గురించి వివరించబడింది మరియు ఈ ఈక్వేషన్లను సూత్రీకరించినప్పుడు గుర్తుంచుకోండి మీ నుండి సూర్యుడికి భూమికి లేదా కొంత పల్సర్ నుండి భూమికి ప్రయాణించే వేవ్ గురించి ఎవరూ ఆలోచించలేదు ప్యారడేస్ ఈక్వేషన్ Faraday's equation లేదా ఆంపియర్స్ ఈక్వేషన్ వంటి ఈ ఈక్వేషన్లు ఇది సర్క్యూట్ చట్టాలపై ఆధారపడిన ఈక్వేషన్ సర్క్యూటల్ లా ఇది కరెంట్గా ఉంది దీని ద్వారా కరెంట్ ఎంత పోతుందని మనం లెక్కించాము కాబట్టి రెసిస్టర్లు మరియు కెపాసిటర్లతో పనిచేసే విషయాలు సూర్యుడి నుండి భూమికి కాంతి ఎలా ప్రయాణిస్తుందో వివరించగల ఒక లా అవుతుంది మ్యాక్స్వెల్ సరిగ్గా చేయగలిగిన ఈ డిస్ప్లేస్మెంట్ ప్రస్తుత పదం యొక్క శక్తి ఇది కాబట్టి ఆప్టిక్స్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ అనుసంధానం మాక్స్వెల్ ద్వారా సాధ్యమైంది మరొక విషయం ఏమిటంటే ఈ ఈక్వేషన్లు సరళంగా ఉండటం వలన ఫోరియర్ ద్వారా ఇప్పటికే నిర్మించబడిన పెద్ద టెక్నిక్లు ఉన్నాయి కాబట్టి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లను తీసుకోవచ్చు అవి ఈక్వేషన్లను పరిష్కరించడానికి కొత్త టెక్నిక్లను అందిస్తాయి కాబట్టి మాక్స్వెల్ ఈక్వేషన్లను పరిష్కరించడానికి ఫోరియర్ టెక్నిక్లను అన్వయించవచ్చు మీరు వాటిని కంప్యూటేషనల్గా ఎక్కువ కాలం ఎందుకు పరిష్కరించాల్సిన అవసరం లేదని కూడా వివరిస్తుంది కాబట్టి అనేక సాధనాలు మరియు సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫోరియర్ టెక్నిక్ల యొక్క గొప్ప ప్రయోజనం ఏమిటో మనం వాటిని అధ్యయనం చేస్తాము కొన్ని ఫ్రీక్వెన్సీల రెస్పాన్స్ మనకు తెలిస్తే మనం విలోమ ఫోరియర్ పరివర్తన చేయవచ్చు మరియు టైమ్ కి రెస్పాన్స్ను కనుగొనగలము కాబట్టి ఫ్రీక్వెన్సీ మరియు టైమ్ మధ్య ఈ రకమైనవి సాధ్యమవుతాయి మీరు చూస్తున్నట్లుగా ఈ ఈక్వేషన్లకు నేరుగా ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి వెళ్లడానికి ఫోరియర్ టెక్నిక్స్ ఉపయోగకరంగా మారాయి కాబట్టి మనం వాటిని అవసరమైనప్పుడు పరిశీలిస్తాము